ఈ పాఠ్యాంశంలో మనము నిర్బంధము లేని మల్టీవేరియేట్ ఆప్టిమైజేషన్ అంశంతో కొనసాగిద్దాం చివరి పాఠ్యాంశంలో మనము ఒక బిందువు ఆప్టిమమ్ బిందువు మల్టీవేరియేట్ ఫంక్షన్స్ కొరకు ఒక కనీస కనిష్ట బిందువు అవ్వడానికి ఉండే పరిస్థితులను చూసాము మేము మల్టీవేరియేట్ ఫంక్షన్స్ ను డెసిషన్ చర రాశుల యొక్క ఫంక్షన్ గా వివరించాము మేము ఈ పాఠ్యాంశంలో ఏమి చేద్దాము అనుకుంటున్నాను అంటే ఈ పరిస్థితులను మళ్లీ చూస్తాము మరియు ఎలా ఈ ఆప్టిమైజేషన్ సమస్యలను న్యూమరికల్ పద్ధతుల్లో పరిష్కరించాలో చూస్తాము మరియు ఈ డేటా సైన్స్ కోర్స్ లో మేము ఇది ఎందుకు బోధిస్తున్నాము అంటే మీరు ఏదైనా డేటా సైన్స్ అల్గారిథం కొరకు ఆలోచించినట్లయితే మీరు దానిని ఆప్టిమైజేషన్ అల్గారిథం రూపముగా అనుకోవచ్చు మరియు ఈరోజు పాఠ్యాంశము మీరు చూసే పద్ధతులు డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించే సాధనాలుగా ఉపయోగిస్తారు మరియు మీరు చూడవచ్చు ఈ న్యూమరికల్ పద్ధతులను మెషిన్ లెర్నింగ్ మొదలగు వాటిలో లెర్నింగ్ రూల్ గా పిలుస్తారు కాబట్టి మనము నిర్బంధము లేని మల్టీవేరియేట్ ఆప్టిమైజేషన్ సమస్యను చూద్దాం నిర్బంధము లేని మల్టీవేరియేట్ ఆప్టిమైజేషన్సమస్యల ను పరిష్కరించడానికి మనము డైరెక్షనల్ సెర్చ్ ను ఉపయోగిస్తాము ఇక్కడ ఆలోచన ఏమిటంటే మీరు ఒక పర్వతము పైన ఉన్నట్లయితే మరియు మీరు అత్యంత చివరికి స్థానానికి రావడానికి ఆసక్తి కలిగి ఉంటేఈ చిత్రము లో మిమ్మల్ని ఇలా చూపించారు మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఉపరితలంపై చాలా బిందువులు ఉన్నాయి ఇదే పర్వతము యొక్క చివరి ప్రదేశం చూపించే బిందువు దీనినే మనము కనిష్ట బిందువు అంటాము ఏమైనా ఇది స్థానికమైన కనిష్ట బిందువు ఎందుకంటే దీని తర్వాత దీనికన్నా తక్కువైన ఒక సర్వన్వయమైన కనిష్ట బిందువు ఉన్నది మనము చూడవచ్చు ఇక్కడ స్థానికమైన కనిష్ట బిందువు ఉన్నది మరియు సర్వన్వయమైన కనిష్ట బిందువు ఇక్కడ ఉన్నది మరియు ఇక్కడ ఉన్న కొన్ని బిందువులను సాడిల్ బిందువులు అని కూడా అంటారు మీరు ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ వైపు చూసినప్పుడు మన లక్ష్యం ఏమిటంటే ఈ బిందువు ను చేరడం మనము కొన్ని బిందువులను పట్టించుకోకూడదు అనుకుంటున్నాము ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన విధముగా మనము ఈ ప్రదేశాలను చేరినప్పుడు స్థానికంగా మన అల్గారిథం సర్వన్వయమైన స్థానము కన్నా గొప్ప స్థానాన్ని పొందలేదు కాబట్టి ఈ దృష్టిలో మనము బాగా చేయగలము ఒకవేళ దీనికి సర్వన్వయమైన కనిష్ట బిందువు కు పనితీరు లో అంత దూరం లేకపోతే ఇది ఓకే బిందువు అవుతుంది ఏమైనా మనము సాడిల్ బిందువులను మరియు మొదలగు వాటిని వదిలిపెట్టాలి ఎందుకంటే ఈ చిత్రంలో కూడా మీకు తెలుస్తుంది సాడిల్ బిందువులు అసలైన పరిష్కారానికి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మన లక్ష్యం ఏమిటంటే అత్యంత చివరి ప్రదేశానికి చేరడం సాధారణంగా మనము ఈ క్రింది విధముగా చేస్తాము కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ప్రత్యేకబిందువు వద్ద ఉన్నట్లయితే మరియు తర్వాత మీరు ఈ క్రింద ఉన్న పర్వత ప్రాంతము వైపు సాధ్యమైనంత త్వరగా వెళ్లాలనుకుంటే అప్పుడు మీరు చుట్టూ చూడాలి మరియు త్వరగా కిందకు వెళ్లగలిగే ఒక డైరెక్షన్ ను కనుగొనాలి కాబట్టి ఇదే డైరెక్షన్ ను స్టీపెస్ట్ డీసెంట్ గా మనం పిలుస్తాము కాబట్టి నేను వేగంగా వెళ్ళగలిగితే అసలైన డైరెక్షన్ ను కనుగొని మరియు ఆ డైరెక్షన్ లో కిందకు వెళతాను ఇప్పుడు ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ అనేవి ఈ విధముగా పని చేస్తాయి మీరు ఒక బిందువు వద్ద ఉన్నట్లయితే మరియు మీరు స్టీపెస్ట్ డీసెంట్ డైరెక్షన్ ను కనుగొన్నట్లు అయితే మరియు అప్పుడు మీరు ఏమి చేయాలి అంటే అదే డైరక్షన్ లో కొంత సమయం వరకు లేదా ఈ ఉదాహరణలో మీరు తీసుకున్న అడుగు పరిమాణం బట్టి ముందుకు వెళుతూ ఉండాలి దీనికి కారణం ఏమిటంటే మీరు దీనిని స్టీపెస్ట్ డీసెంట్ డైరెక్షన్ గా కనుగొనవచ్చు మరియు మీరు ఇదే డైరెక్షన్లో ముందుకు వెళ్లవచ్చు కానీ దీని వెనక మీకు తెలియని ఒక విషయం ఏమిటంటే ఇది ఈ బిందువు యొక్క స్టీపెస్ట్ డీసెంట్ అవుతుందా అని వేరే మాటల్లో నాకు ఉత్తమమైన పరిష్కారం వచ్చేవరకూ ఇది స్టీపెస్ట్ డీసెంట్ అవుతుంది ఇప్పుడు ఇది మీరు సులువుగా కచ్చితంగా చెప్పలేని విషయము కాబట్టి తెలివైన పద్ధతి ఏమిటంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ స్టీపెస్ట్ డైరెక్షన్ ను కనుగొనండి మరియు ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఎంత దూరం వరకు వెళ్ళవచ్చు అనేది కనుగొనాలి తరువాత బిందువుకు ఈ డైరెక్షన్ లో వెళ్లాలి మరియు అప్పుడు మళ్ళీ ఆ బిందువు వద్ద అన్ని డైరెక్షన్స్ లో మళ్లీ సాధన చేయాలి మరియు కొత్త స్టీపెస్ట్ డీసెంట్ డైరెక్షన్ ను కనుగొనాలి ఒకవేళ అది మీరు ఇంతకు ముందు కొనసాగిస్తున్న డైరెక్షన్ అయితే మీరు అదే డైరెక్షన్ లో ముందుకు వెళ్తారు ఒకవేళ అలా కాకపోతే మీరు కొత్త డైరెక్షన్ కనుగొంటారు మరియు ఆ డైరెక్షన్లో వెళతారు కాబట్టి ఇదే స్టీపెస్ట్ డీసెంట్ అల్గోరిథమ్స్ యొక్క ప్రాథమికమైన ఆలోచన ఇప్పుడు గమనించండి మనము స్టీపెస్ట్ డీసెంట్ చేస్తాము మరియు దీనితో ఇక్కడ ముగిస్తాము అప్పుడు ఎక్కడ అయితే మీరు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తూ ఉంటారో ఆ బిందువు వద్ద మీరు ఏ డైరెక్షన్ కనుగొనలేరు అంటే మీరు ఇంకా మీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను ఇంకా మెరుగుపరచలేరు ఈ ఉదాహరణలు మీరు స్థానికమైన కనిష్ట బిందువు వద్ద ఇరుక్కుపోతారు కాబట్టి స్థానికమైన కనిష్ట బిందువుల నుండి బయటపడడానికి కొన్ని ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ ఉన్నాయి ఇలా చేయడానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నట్లయితేసర్వన్వయమైన కనిష్ట బిందువు తీసుకునిరావడానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే కొంత పైకి ఎక్కి మరియు డైరెక్షన్స్ ను కనుగొనాలి మరియు మీకు మిమ్మలను ఇక్కడకు తీసుకు వచ్చే వేరొక డైరెక్షన్ కనబడుతుంది కొన్ని ఉదాహరణలలో మనము ఈ ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ రూపొందిస్తాము ఎలా అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను మధ్యలోనే నిరుపయోగము అయ్యే విధముగా అప్పుడు మంచి స్థానికమైన కనిష్ట పరిష్కారం కొరకు చూడవచ్చు మేము ఇక్కడ ఏమి రాశాము అంటే ఒక్కొక్కసారి మనము ఉన్నతమైన దృష్టి కొరకు పర్వతం పైకి కూడా ఎక్కి వచ్చు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు ప్రదేశం పైకి మీరు వెళ్తున్నట్లు అయితే ఒకవేళ మీరు ఈ డైరెక్షన్ లో ఉన్నత దృష్టి కొరకు పైకి వెళ్తున్నట్లు అయితే మరియు ఇలా కిందకు వస్తారు కాబట్టి ఇలాంటివ భావనలు గణిత ఆధారంగా రూపొందించారు మరియు పరిష్కరించారు కాబట్టి ఈ అల్గోరిథమ్స్ అనేవి ప్రాథమికంగా ఎలా పనిచేస్తాయో ఈ స్లైడ్ లో చెప్పబడింది కాబట్టి ముందు స్లైడ్ లో నేను వివరించిన విధముగా దీని వెనుక ఉన్న గణితాన్ని మనము చూద్దాం కాబట్టి నేను ఉన్న ప్రస్తుత బిందువు xk అని పిలుస్తాను కాబట్టి ఇక్కడ k అనేది k యొక్క పునరుక్తి సూచిస్తుంది కాబట్టి 0 యొక్క పునరుక్తి వద్ద మీరు x0 తో మొదలుపెడతారు మరియు తరువాత x1 నకు మరియు మొదటి పునరుక్తి లో మీరు x1 వద్ద మొదలుపెట్టి మరియు తరువాత x2 నకు వెళ్తారు మరియు అదేవిధముగా మిగతా వాటికి మీకు సంతోషాన్ని కలిగించే పరిష్కారాన్ని కనుగొనే వరకూ మన ముందున్న స్లైడ్ లో చర్చించిన విధానాన్ని ఇక్కడ గణిత ఆధారంగా చూడవచ్చు కాబట్టి మేము x కన్నా గొప్పదైన వేరొక కొత్త బిందువును కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉన్నాము మరియు స్టీపెస్ట్ డీసెంట్ అనే భావన ఈ క్రింది విధముగా ఉంటుంది లేదా ఆ విషయము కొరకు ఏదైనా సెర్చ్ డైరెక్షన్ ఈ విధముగా ఉంటుంది కాబట్టి నాకు ఉన్న ఈ బిందువుని నేను ఎంచుకున్న ఈ డైరెక్షన్ లో జరుపుతాను ఒకవేళ నేను స్టీపెస్ట్ డీసెంట్ ను ఎంచుకున్నట్లు అయితే అప్పుడు నేను ఈ డైరెక్షన్ ఎంచుకుంటాను ఒక వేళ ఇది వేరే డైరెక్షన్ అయితే మనము ఆ డైరెక్షన్ ఎంచుకుందాము మరియు అప్పుడు నేను ఏమి చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ప్రస్తుతానికి ఒక బిందువు ముందుకు వెళ్ళడానికి ఎంచుకున్న డైరెక్షన్ ఉన్నాయి నేను కనుగొనాల్సి ఒకే ఒక విషయం ఏమిటంటే ఎంతవరకు ఈ డైరెక్షన్ లో ముందుకు వెళ్లాలి అని మరియు మనం మాట్లాడుకున్న ఈ కోర్స్ లోని లీనియర్ ఆల్జీబ్రా భాగములో వెక్టర్స్ నుండి గుర్తు చేసుకోవాలి ఒకవేళ మనము xk నుండి మొదలు పెట్టి తర్వాత s k డైరెక్షన్ లో ముందుకు వెళుతున్నట్లు అయితే నేను ఈ రేఖపై ఉంటాను ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే xk 1 ఎక్కడ ఉంది అని కాబట్టి ఇక్కడ ఉన్న α అనేది చిన్నది ఇక్కడ ఉంది అయితేఇది xk 1 పెద్దది మరియు xk 1 పెద్దది అయినా కూడా ఇక్కడే ఉంటుంది మరియు మొదలగునవి కాబట్టి నేను ఈ డైరెక్షన్ తీసుకునే లాగా ఎలా స్టెప్ లెన్త్ హలో అను కనుగొనవచ్చు కాబట్టి గమనించండి చాలా ఆసక్తికరమైన విషయం జరిగింది ఒకవేళ నేను ఒక ప్రత్యేకమైన బిందువు వద్ద ఉన్నట్లయితే కాబట్టి గుర్తుచేసుకోండి ఇది కూడా ఒక వెక్టర్ ఎందుకంటే మనము మల్టీవేరియేట్ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి అక్కడ చాలా డెసిషన్ చరరాశులు ఉంటాయి కాబట్టి ఒకవేళ నాకు n డెసిషన్ చరరాశులుఉంటే ఇది ఒక n బై 1 వెక్టర్ అవుతుంది కాబట్టి ఇది x1k x2k ఇదే విధముగా xnk మరియు x1 x2 ఇదే విధముగా x n అనేవి వీటి ప్రస్తుత విలువలు ఇవే మనము కనుగొనడానికి ప్రయత్నిస్తున్న డెసిషన్ చరరాశులు ఇప్పుడు ఈ సమీకరణం సరి అయినది అవ్వడం కొరకు ఇది కూడా n బై 1 వెక్టర్ అవుతుంది మరియు ఇది ఖచ్చితంగా స్థిరాంకం అవుతుంది ఇదే మనము కనుగొనవలసిన స్టెప్ లెన్త్ ఇప్పుడు మేము స్టీపెస్ట్ డీసెంట్ డైరెక్షన్ అనేది మీకు చూపిస్తాము కానీ ఈ డైరెక్షను ఏదో ఒక విధముగా కనుగొనాలి కాబట్టి ఇది డైరెక్షన్ వెక్టర్ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్ వెక్టర్ అనేది s1k s2k ఇదే విధముగా snk ఉంటుంది కాబట్టి మనం ఏదో విధముగా దీన్ని తెలుసుకున్నాము అనుకుందాం అప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే స్టెప్ లెన్త్ ఏమిటి కాబట్టి స్టెప్ లెన్త్ కనుగొనే ఒక ఆలోచన ఏమిటంటేఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ప్రతిక్షేపించినప్పుడు ఆప్టిమమ్ ఏదో ఒక దృష్టిలో లో రావాలి కాబట్టి అదే మనము ప్రయత్నం చేసేది కాబట్టి దీని నుండి మనకు తెలిసిన ముఖ్య విషయం ఏమిటంటే ప్రస్తుతం మీరు తెలిసిన ఒక బిందువు వద్ద ఉన్నట్లయితే మరియు మీరు ఏదో ఒక విధంగా సెర్చ్ డైరెక్షన్ అయితే కనుగొన్నట్లు అయితే ఇప్పుడు మీరు లెక్క వేయాల్సిన ఒకే ఒక్క విషయం స్టెప్ లెన్త్ మరియు ఈ స్టెప్ లెన్త్ అనేది ఒక స్థిరాంకం ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే మల్టీవేరియేట్ ఆప్టిమైజేషన్ సమస్య అనేది సెర్చ్ డైరెక్షన్ గణన గా మార్పు చెందింది మరియు మనము α స్థిరాంకం కొరకు చూడడం వలన ఇది ఆ డైరెక్షన్ లో ఉత్తమమైన స్టెప్ లెన్త్ కనుగొనే యూనివేరియేట్ ఆప్టిమైజేషన్ అయినది సాధారణంగా ఇక్కడ చూసిన ఈ రకమైన సమీకరణము లాంటివి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ లోని క్లస్టరింగ్ న్యూరల్ నెట్వర్క్స్ మరియు ఇంకా చాలా చోట్ల చూడవచ్చు మెషీన్ లెర్నింగ్ పద్ధతుల్లో దీనినే లెర్నింగ్ రూల్ అంటారు ఎందుకంటే మీరు ఇక్కడ ఒక బిందువు వద్ద ఉన్నప్పుడు మరియు మీరు తరువాత కొత్త బిందువు వెళుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నా దానికంటే మెరుగైన ఒక కొత్త బిందువు ఎలా వెళ్లాలో నేర్చుకుంటున్నారు మరియు నేను మీకు ముందుచెప్పిన విధముగా ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ను ఆప్టిమైజేషన్ సమస్య యొక్క ఆప్టిమైజేషన్ సమస్యల పరిష్కారాలు గా భావించవచ్చు కాబట్టి మీరు న్యూరల్ నెట్వర్క్స్ ల లో చాలా పేరు పొందిన వాటిలో ఒకటేన బ్యాక్ ప్రోపగేషన్ అల్గోరిథమ్ గురించి మాట్లాడినట్లయితే బ్యాక్ ప్రోపగేషన్ అల్గోరిథమ్అనేది ఒక గ్రేడియంట్ డీసెంట్ అల్గోరిథమ్ ఏమైనా న్యూరల్ నెట్వర్క్స్ మరియు నెట్వర్క్ యొక్క చాలా లేయర్స్ వలన ఇది ప్రాథమికంగా గ్రేడియంట్ డీసెంట్ అవుతుంది ఇక్కడ మనము పాఠశాల లో ఉన్నత తరగతి నుండి చూసిన ఒక చైన్ రూల్ అప్లికేషన్ను గురించి మాట్లాడుకుందాం అదే విధముగా మీరు క్లస్టరింగ్ అల్గోరిథమ్స్ అనేవి యూక్లిడియన్ దూరము యొక్క కనిష్టీకరణ గా మారడం చూడవచ్చు కాబట్టి ప్రస్తుతం మనము స్టీపెస్ట్ డీసెంట్ మరియు మనము తీసుకోవలసిన ఆప్టిమమ్ అడుగు పరిమాణం పై దృష్టి పెడదాము కాబట్టి స్టీపెస్ట్ డీసెంట్ అల్గారిథం అనేది ఈ క్రింది విధముగా ఉంటుంది K పునరుక్తి వద్ద మీరు xkఅనే బిందువు వద్ద మొదలు పెడతారు మీరు అన్ని ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ తోనూ మీరు ఏదో ఒక ఇనీషియలైజేషన్ బిందువు వద్ద మొదలు పెట్టాలి ఇది x ఇది నాట్ మరియు ఇవి అన్ని మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ లో ఇదే విధముగా ఉంటుంది అన్నీ కూడా ఏదో ఒక మొదటి బిందువు వద్ద మొదలు అవుతాయి మరియు మీరు ఎక్కడి నుండి మొదలుపెడతా రో దాని ప్రకారము మీరు అల్గారిథం యొక్క స్టెప్స్ వైపు వెళ్ళినప్పుడు మీరు అనే ఒక x ఒక బిందువు వద్ద ఆగిపోతారు మరియు చాలా ఉదాహరణల లో ఒకవేళ సమస్య అనేది కాన్వెక్స్ కాకపోతే అక్కడ చాలా స్థానికమైన కనిష్ట బిందువులు మరియు సర్వన్వయమైన కనిష్ట బిందువులు ఉంటాయి మీరు చివరికి చేరే బిందువు అనేది అల్గారిథం పైన మాత్రమే కాక మీరు మొదలు అయ్యే మొదటి బిందువు పైన కూడా ఆధారపడి ఉంటుంది అందుకే కొన్ని ఉదాహరణలో మీరు అదే అల్గారిథం ను చాలాసార్లు ఉపయోగించినా మరియు ఇనీషియలైజేషన్ ఎంచుకోవడం అనేది యాదృచ్చికం అయినప్పుడు ప్రతిసారి మీకు కొంత విభిన్నమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధమైన విభిన్నమైన ఫలితాల ను అర్థం చేసుకోవడానికి మీరు ఎలా ఇనీషియలైజేషన్ ఎలా చేయాలి అని ఆలోచించాలి ఇదే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం కాబట్టి నేను ఇంతకుముందు చెప్పిన విధముగా మనము xk అనే బిందువు వద్ద మొదలు పెడితే మరియు తరువాత మనము ఒక సెర్చ్ డైరెక్షన్ ను కనుగొనాలి మరియు ఎక్కువగా గా స్టీపెస్ట్ డీసెంట్ వివరాలలోకి వెళ్లకుండా ఇది సెర్చ్ డైరెక్షన్ sk వైపు మరలుతుంది ప్రాథమికంగా f యొక్క నెగిటివ్ గ్రేడియంట్ అక్కడ f అనేది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఒకవేళ f అనేది ఎక్కువ డెసిషన్ చరరాశులు ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అయితే అప్పుడు గ్రాడ్ f అనేది ప్రాథమికంగా ∂f ∂x1 అదేవిధంగా ∂f ∂x1 వరకూ మరియు నెగిటివ్ గ్రాడ్ f అనేది ఈ విధముగా ఉంటుంది మరియు దీనిని డైరెక్షన్ sk నెగటివ్ గ్రాడ్ f మరియు దీనిని స్టీపెస్ట్ డీసెంట్ సెర్చ్ డైరెక్షన్ అని అంటారు నేను మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనిస్తే బాగుంటుందని అని అనుకుంటున్నాను అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి xk అనేది తెలిసింది ఫంక్షన్ తెలిసింది కాబట్టి xk 1 తెలుసుకోవడానికి ఇలా చేయాలి ఫంక్షన్ తెలిసింది కాబట్టి xk అనేది తెలిసిందిమనకు f మరియు sk యొక్క గ్రాడ్ ∇ f గా తెలుసు అది xk వద్ద పరిష్కరించబడింది కాబట్టి ప్రాథమికంగా గా ఇది మనం ఒక ఫంక్షనల్ రూపముగా g1x అదే విధముగా gnx చెప్పవచ్చు దీనిని మీరు సులువుగా x1 xk కొరకు ప్రతి చూపించవచ్చు ఇది ప్రాథమికంగా మీకు సెర్చ్ డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి ఇది ఇచ్చారు ఒకసారి ఇదిచ్చాక మనము దీనిని గణన చేస్తాము అప్పుడు αk మాత్రమే మనము కనుగొనాలి మరియు αk యొక్క విలువలు కనుగొనడానికి fxk 1 వైపు చూడాలి ఇప్పుడు xk 1 అను దీనిలో లో ప్రతిక్షేపించాలి కాబట్టి మీకు fx k α sk αk sk ఉంటుంది దీనిలో ఇది మీకు తెలుసు ఇది మీకు తెలుసు కాబట్టి f అనేది α యొక్క ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనము αk ను ఇక్కడ ప్రతిక్షేపిస్తేద్దాం కాబట్టి ఇది α యొక్క ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు మనము ముందు స్లైడ్ లో దీని గురించి మాట్లాడుకున్నాము మరియు మనము α ని స్థిరాంకం అన్నాము కాబట్టి ఇది కేవలం ఒక చరరాశి మాత్రమే కాబట్టి ఇది ఒక యూనివేరియేట్ ఆప్టిమైజేషన్ లేదా ఒక యూనివేరియేట్ కనిష్టీకరణ సమస్య అవుతుంది కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవలసిన చాలా ముఖ్యమైన ఆలోచన ఇప్పుడు ఏదైనా ఒక యూనివేరియేట్ కనిష్టీకరణ అల్గారిథం అనేది ఉపయోగించి మనము αk ను తెలుసుకోవచ్చు తరువాత మళ్లీ వెనక్కు రావచ్చు తర్వాత మీకు ఉన్న మల్టీవేరియేట్ ఆప్టిమైజేషన్ అనేది ఇలా అవుతుంది కాబట్టి మీరు x0 తో మొదలు పెట్టండి తరువాత x1 అనేది x0 α0s0 అవుతుంది కాబట్టి x0 అనేది మీ ఇనీషియలైజేషన్ పై ఆధారపడి ఉంటుంది s నాట్ అనేది గణనక చేశాముα0 అనేది ఆప్టిమైజ్ చేసాము తరువాత మీరు x2 అనే x1 α1 s1 మొదలగు వాటి వైపు వెళ్లారు మరియు మీరు దీనిని మీరు కన్వర్జెన్స్ వచ్చేవరకూ చేస్తూ ఉన్నారు ఒక బిందువు వద్ద ఈ అల్గారిథం కన్వర్జెన్స్ అయిందని అని మీరు చెప్పారు కాబట్టి ఆ బిందువునే నేను x అని పిలుస్తాను మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ సంబంధముగా α అనే దానిని సాధారణంగా లెర్నింగ్ రేట్ అంటారు మీరు దీనిని కనుగొనడానికి ఆప్టిమైజేషన్ చేయవచ్చు లేదా ఒక విలువను తీసుకుని తరువాత అల్గోరిథం ను ఉపయోగించి α0 α1 మరియు మొదలగు వాటి దగ్గర ఆప్టిమైజ్ చేయకుండా మీకు ఒక స్థిరమైన α ను α fixed గా ఇవ్వవచ్చు కాబట్టి సులువుగా మీ అల్గారిథం ను స్థిరమైన α విలువ దగ్గర ఉపయోగించవచ్చు ఇది x0 x1 అనేది x0 αfixed s0 అవుతుంది x2 అనేది x1 αfixed x1 అవుతుంది మరియు అదే విధముగా కాబట్టి ఇలాంటివి మీరు కూడా చేయొచ్చు ఏదేమైనా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను ఆప్టిమైజ్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన సమీకరణం తదుపరి పాఠ్యాంశంలో మనము ఇప్పటివరకు చూసిన ఆలోచనలను వివరించే న్యూమరికల్ ఉదాహరణలు చూద్దాము ఇప్పుడు తదుపరి పాఠ్యాంశము లో కలుసుకుందాము